హలో మరియు డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ వీక్ 5 మాడ్యూల్ 6 లెక్చర్ నంబర్ 30 పై కోర్సు కోసం ఈ వారం చివరి ఉపన్యాసానికి ప్రతి ఒక్కరికీ స్వాగతం కాబట్టి వారం మొత్తం మేము సాంకేతికత మరియు కమ్యూనికేషన్ కోసం గడిపాము మరియు కమ్యూనికేషన్ను సులభతరం చేయడానికి సాంకేతికత ఎలా దోహదపడింది మరియు అదే సమయంలో మానవ వ్యక్తిత్వాన్ని కుదించడానికి ఉదాహరణకు మొబైల్ సాంకేతికత మన వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేసింది నెటిక్వేట్ నిబంధనలను ఎలా అనుసరించాలి ఇమెయిల్ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి అనే వివిధ అంశాలపై మనము దృష్టి పెట్టాము ముగింపు ఉపన్యాసంగా నేను ఈ ఉపన్యాసంలో ఇమెయిల్ మర్యాదలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నాను మరియు నేను ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను ఏమి చేశానో త్వరగా చూద్దాం మునుపటి దానిలో నేను ఇంటర్నెట్ను ఉపయోగించే వారితో కమ్యూనికేట్ చేయడానికి మర్యాదపూర్వకమైన మరియు ఆమోదయోగ్యమైన పద్ధతులుగా నెట్క్వెట్ గురించి మాట్లాడాను ఇప్పుడు నెటిక్వేట్ ఎందుకు నేను కొన్ని విరామాలపై దృష్టి పెట్టాను మీరు దానిని ఎందుకు ఉపయోగించాలి దాదాపుగా మీరు నెట్ను ఉపయోగించడానికి చాలా స్వేచ్ఛగా ఉండవచ్చని అనిపించినప్పుడు కంప్యూటర్లను ఉపయోగించేటప్పుడు ప్రజలు సున్నితత్వం కోల్పోతారు వారు యంత్రాల లాగా ప్రవర్తిస్తారు ఆపై అవతలి వైపు ఉన్న వ్యక్తి మానవుడు అని మర్చిపోతారు ఆ రోజుల్లో లేఖలు వ్యాపార లేఖలు మరియు అన్నింటికీ అధికారిక శిక్షణ ఇవ్వబడినప్పటికీ ఈ రోజుల్లో ఇంటర్నెట్ను ఉపయోగించడానికి లేదా ఇమెయిల్లను పంపడానికి ఎవరికీ అధికారిక శిక్షణ ఇవ్వబడదు కాబట్టి మీరు నెటిక్వేట్ ప్రమాణాన్ని తెలుసుకోవాలి మరియు మీరు శిక్షణ పొందాలి కొన్ని ప్రాథమిక నియమాలతో మిమ్మల్ని మీరు సన్నద్ధం చేసుకోవాలి మనం మాట్లాడిన సాఫ్ట్ స్కిల్స్ యొక్క ఐదు పి లను చాలా మంది ప్రజలు నెట్ను ఉపయోగించినప్పుడు పూర్తిగా విస్మరిస్తారు ఆ సందర్భంలో నేను మీకు కొన్ని ప్రాథమిక నెటిక్వేట్ నిబంధనలను కూడా పరిచయం చేసాను ఉదాహరణకు నేను మొదటి కార్డినల్ నియమంతో ప్రారంభించాను రిసీవర్ వాస్తవానికి పూర్తిగా సజీవంగా ఉన్న మానవుడు మరియు తన్నడం కాబట్టి అవతలి వ్యక్తి పూర్తిగా సజీవంగా ఉన్నాడు మరియు ఈ వైపు మీరు అక్కడ కూర్చున్న జడ నిర్జీవ వస్తువు అని అనుకోకూడదు ఆపై చల్లగా ఉంటుంది మరియు మీరు పంపే ఏ రకమైన కమ్యూనికేషన్కు ఎటువంటి ప్రతిస్పందన ఉండదు కాబట్టి మొదట మీ మనస్సులో గుర్తుంచుకోండి నెటిక్వేట్ అంటే భావోద్వేగాలను చూపించడం మీరు రోబోట్ కాదని మానవుడని చూపించడం ఇప్పుడు అనుమతించబడిన అధికారిక సమాచార మార్పిడిలో కూడా మీరు తగిన చోట ఎమోటికాన్లను ఉపయోగించవచ్చు కానీ సురక్షితంగా ఉండటానికి మేము ఇంతకు ముందు చర్చించినట్లుగా మీరు మర్యాదపూర్వకమైన వ్యక్తీకరణలను ఉపయోగించగలిగినంత వరకు ఎల్లప్పుడూ తగిన భాషను ఉపయోగించండి థాంక్ యు ప్లీజ్ ఆపై వివరించడం మీ కమ్యూనికేషన్ మరియు తగిన భాషలో కోపం నిరాశ వంటి ప్రతికూల భావోద్వేగాలను వ్యక్తం చేయకుండా ఆపై మిమ్మల్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచే సరైన భాషను ఉపయోగించడం వంటి సాధారణ విషయాలు మీరు వ్రాసే దేనినైనా శాశ్వతంగా చూపించగలగటం వల్ల సరైన పదాన్ని ఎంచుకోవడంలో కూడా జాగ్రత్తగా ఉండండి కాబట్టి మీరు వ్రాస్తున్న దాని గురించి ఆలోచించండి కాబట్టి దానిని శాశ్వతంగా నిల్వ చేయవచ్చు మరియు తరువాతి దశలో మీకు వ్యతిరేకంగా ఉపయోగించవచ్చు మరియు ఇమెయిల్లను పంపిన తర్వాత వాటిని నియంత్రించేది రిసీవర్ అని కూడా మీరు గుర్తుంచుకోవాలి మీకు సంపూర్ణ నియంత్రణ ఉందని మీరు అనుకుంటారు రిసీవర్ మిమ్మల్ని సిగ్గుపడేలా చేయగల అనేక విషయాలను రిసీవర్ చేయలేడు రిసీవర్ వెంటనే తొలగించాలని మీరు అనుకున్న మెయిల్తో రిసీవర్ మిమ్మల్ని అవమానించవచ్చు కానీ రిసీవర్ దానిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించాలని నిర్ణయించుకుంటాడు మొత్తంగా ముగించేటప్పుడు మీరు ఎల్లప్పుడూ సరైనదిగా ఉండాలని ముఖ్యంగా మీరు ఇమెయిల్లను పంపుతున్నప్పుడు నైతికంగా సరైనదిగా ఉండాలని నేను సూచించాను కాబట్టి నైతికంగా సరైనదిగా ఉండటం ద్వారా ఏదైనా చేయడం మీ హక్కు అని మీరు అనుకోవచ్చు కానీ మీరు ఎల్లప్పుడూ ఏది సరైనదో ఏది సముచితమో గుర్తుంచుకోవాలి ఆపై మీరు ఆ పని చేయాలి కాబట్టి నైతికంగా ఏది సరైనదో లేదా నైతికంగా ఏది చెడ్డదో మీకు ఎల్లప్పుడూ తెలుసు మరియు చెడు కమ్యూనికేషన్ను ముఖ్యంగా అనైతికమైన వాటిని ఉపయోగించవద్దు మీకు తెలియకుండా ఇంటర్నెట్ లో అనైతికమైన వాటిని లోడ్ చేయవద్దు తరువాత దశలో మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది మరియు పూర్తిగా అనవసరమైన సాఫ్ట్ నైపుణ్యాలను అభివృద్ధి చేయాలనుకునే పాల్గొనేవారిగా ఇప్పుడు ఈ ఉపన్యాసంలో సాంకేతికత మరియు కమ్యూనికేషన్పై ముగింపు ఉపన్యాసం ఇమెయిల్ మర్యాదలపై దృష్టి పెడదాం ఇమెయిల్లను ఉపయోగించడానికి సంబంధించి మీకు ప్రత్యేకంగా అవసరమైన నిబంధనలు ఇప్పుడు మీరు అనుసరించాలని నేను కోరుకునే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఇమెయిల్ పంపినప్పుడు అర్ధవంతం కావాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను చివర్లో నేను మీకు చూపించిన ఉదాహరణలను మీరు చూశారు వాటిలో కొన్ని నాకు లేదా మీకు అర్థం కాలేదు ఆపై వాటిని ప్రజలు పంపారు ఆపై అవి నిజంగా అర్ధమయ్యాయని భావించారు కాబట్టి అర్ధవంతం చేయడానికి ప్రయత్నించండి నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు ఆలోచించని వాటిని పంపడం కష్టం అయినప్పటికీ సరైన సందేశాన్ని ఇవ్వండి అందువల్ల ఇది కష్టంగా మారుతోంది ఇ మెయిల్స్ విషయానికి వస్తే అర్ధంలేని లేదా అర్ధంలేని ఇ మెయిల్స్ పంపడం చాలా సులభం ఎందుకంటే ప్రజలు తమ మనసులోకి వచ్చేదాన్ని వ్యక్తీకరించినది స్పష్టంగా వారి ఆలోచనలను ప్రతిబింబిస్తుందో లేదో తెలుసుకోవడానికి ఇబ్బంది పడకుండా టైప్ చేస్తారు అర్థం చేసుకోవడం కష్టంఎందుకంటే దీని అర్థం కొంత కాలంగా పేరుకుపోయిన కొన్ని చెడు వ్రాత అలవాటును తగ్గించడం మళ్ళీ ఇది చనిపోవడానికి నిరాకరించే పాత చెడు అలవాట్లను వదులుకోవడం ఆపై ఆచరణలో మాత్రమే సమయం పట్టే మంచి సరైన అలవాట్లను అవలంబించడం మధ్య ఎంపిక కాబట్టి నేను తదుపరి కొన్ని స్లైడ్లలో పేర్కొనబోయే ఇమెయిల్ రచన పరంగా మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి ప్రయత్నించండి మొత్తంమీద మీరు పంపుతున్న దాని నుండి కొంత అర్థాన్ని పొందడానికి మీ ఇమెయిల్ను ముందుగానే ప్లాన్ చేయండిమీరు తెలియజేయాలనుకుంటున్నదాన్ని నోట్ చేసుకోవడానికి కూడా ఇది ఒక విలువైన వ్యాయామం మీరు తెలియజేయాలనుకుంటున్న ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోండి పాయింట్లు స్పష్టంగా వచ్చాయా లేదా అని మీ ఇమెయిల్ను తనిఖీ చేయండి మీరు ఏ పాయింట్లను తెలియ జేయాలనుకుంటున్నారో కూడా మీరు నిర్ణయించుకుంటారు మీరు మధ్యలో దేనికి చెప్పాలనుకుంటున్నారో మొదట చెప్పాలను కుంటున్నారు కాబట్టి ప్రారంభ మధ్య మరియు ముగింపును ప్లాన్ చేయండి కొన్నిసార్లు సాధారణ విషయాలను మాట్లాడిన తర్వాత చివరిలో ఒక ముఖ్యమైన విషయం చెప్పవచ్చు కొన్నిసార్లు మీరు అత్యంత ముఖ్యమైన విషయం మొదటిదిగా రావాలి అని అనుకుంటారు ఆపై మీరు వాదించడానికి ప్రయత్నిస్తారు లేదా దాని ఆధారంగా మీ అభిప్రాయాన్ని ధృవీకరించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు క్రమాన్ని కూడా నిర్ణయిస్తారు మరియు మీరు స్థూలమైన ముసాయిదా రాయడం ద్వారా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకుంటే అది నిజంగా మీకు సహాయపడుతుంది డాక్యుమెంట్ పై స్థూలమైన ముసాయిదాను వ్రాసి స్పెల్లింగ్ మరియు అన్నింటినీ తనిఖీ చేస్తూ పేరా విభాగాలను ఉపయోగించి చదవగలిగే పద్ధతిలో ప్రదర్శించండి మరియు మీరు సంక్షిప్తంగా ఉన్నారని మీకు స్పష్టంగా తెలుసని నిర్ధారించుకోండి ఆపై మీరు పొందికైన అసంబద్ధత కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి అంటే క్రమం సరిగ్గా నిర్ణయించబడదు క్రమం సరిగ్గా నిర్వహించబడదు ఇది పాఠకుడిని పూర్తిగా అయోమయం చేస్తుంది ఇది మీ రిసీవర్ను గందరగోళానికి గురి చేస్తుంది కాబట్టి సందర్భానుసారంగా అర్థం లేని అలసిపోయిన పదబంధాలను ఉపయోగించకుండా ఉండటానికి మీరు అనుసరించగల ఇతర సాధారణ దశలు ఏమిటో పొందికగా ఉండండి కాబట్టి కొన్ని పాత ఇడియమాటిక్ వ్యక్తీకరణలు ఉదాహరణకు అర్థం లేని ఇడియమాటిక్ వ్యక్తీకరణలు మీ స్వంత సందర్భంలో స్థానిక సందర్భంలో కొన్ని ఇడియమాటిక్ వ్యక్తీకరణలు ఎక్కడో ఒక సంస్కృతి నుండి ఉద్భవించాయి ఆపై వాటికి మీకు ఎటువంటి సంబంధం లేదు అదేవిధంగా రూపకాలుమరియు ఉపమానాలు పోలికలను సరిగ్గా ఉపయోగించకపోతే అవి పాఠకుడిని గందరగోళానికి గురిచేసి తప్పుడు సమాచార మార్పిడికి దారితీయవచ్చు ఇమెయిల్ కమ్యూనికేషన్లో మీరు నివారించాల్సిన అతి ముఖ్యమైన విషయం తప్పుడు కమ్యూనికేషన్ మరియు ఇది పాఠకులకు బాగుంటుందని భావించి రూపకాలు మరియు ఉపమానాలను బహిరంగంగా ఉపయోగించడం ద్వారా వ్యక్తీకరణలను తప్పుగా ఉపయోగించడం ద్వారా దానిని కలిగించడం విలువైనది కాదు కానీ వాస్తవానికి గందరగోళాన్ని కలిగించడం మరియు తప్పుడు కమ్యూనికేషన్ అవసరం లేదు చిన్న వాక్య నిర్మాణాలతో సరళమైన పదాలను ఉపయోగించండి చాలా పూల అలంకార పాలీసిల్లాబిక్ పదాలకు వెళ్లవద్దు అవి చాలా అక్షర పదాలు పొడవైన పదాలు మరియు పొడవైన మరియు సంక్లిష్టమైన వాక్యాలు కూడా మీరు తప్పించుకోవాలి మీరు ఈ విషయాలను మీ మనస్సులో ఉంచుకోగలిగితే మీ మెయిల్ చాలా స్పష్టంగా మారుతుంది మరియు అది యంత్రం యొక్క అడ్డంకిని చాలా సులభంగా దాటి చాలా మానవీయ పద్ధతిలో అవతలి వ్యక్తికి చేరుతుంది మీరు గుర్తుంచుకోవలసిన తదుపరి విషయం ఏమిటంటే మీరు చాలా త్వరగా కొంత తనిఖీ చేయడానికి మరో ఒక నిమిషం గడుపుతారని మీరు చెప్పే రిసీవర్ యొక్క గంటను ఆదా చేయడానికి కేవలం ఒక నిమిషం అదనంగా గడపడం కానీ ఇది రిసీవర్కు ఒక గంటను ఆదా చేస్తుంది ఎందుకంటే మీరు కొన్ని విషయాలను ఇబ్బంది పెట్టలేదు కానీ మీరు నిజంగా ఏమి తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి అవతలి వ్యక్తి ఒక గంట సమయం తీసుకున్నాడు మీరు ఆ అదనపు నిమిషం ఎలా గడపగలరో చూద్దాం తద్వారా మీరు రిసీవర్ యొక్క ఒక గంటను ఆదా చేయవచ్చు ఇమోటికాన్లను చొప్పించే స్పెల్లింగ్ వ్యాకరణాన్ని తనిఖీ చేసే వచనాన్ని సవరించడానికి మీరు అదనపు సమయాన్ని వెచ్చించాలి ఇది రిసీవర్ విరామ చిహ్నాలను ఉపయోగించడం గందరగోళానికి గురిచేసే అవకాశం ఉంటే సుదీర్ఘ పదార్థాన్ని చదవగలిగే పేరాలుగా విభజించి వివరణాత్మక సబ్జెక్ట్ లైన్ను టైప్ చేయడానికి గుర్తుంచుకోండి మరియు చివరకు అయాచిత మరియు అసంబద్ధమైన మెయిల్ను పంపకుండా ఉండండి ఇప్పుడు ఈ క్రింది ఉప శీర్షికలలో ఈ అంశాలలో ప్రతిదాన్ని ఒక్కొక్కటిగా క్లుప్తంగా చూద్దాం మొదట దానిని క్లుప్తంగా ఉంచండి మీరు మీ ఇమెయిల్లను కంటెంట్పై దృష్టి కేంద్రీకరించి ఎలా చిన్నగా ఉంచగలరు అంటే క్లుప్తంగా అర్థం ఏమిటంటే ఇది చాలా కేంద్రీకృతమై ఉంటుంది అదనపు పదబంధాలు జోడించబడవు మరియు ఇది పొడవుగా ఉండాలి పొడవైన ఇమెయిల్లను వ్రాయకూడదు సాధారణంగా పొడవైన ఇమెయిల్లను చదవడానికి సమయం ఉండదు డిఫాల్ట్గా పొడవైన ఇమెయిల్లను తొలగించే వ్యక్తులు నాకు తెలుసు వారు చదవరు కొన్నిసార్లు వారు అంశాన్ని చూస్తారు కొన్నిసార్లు వారు త్వరగా ఒకటి లేదా రెండు పంక్తులను బ్రౌజ్ చేస్తారు వారు కేవలం తొలగిస్తారు వారు ఇమెయిల్ పంపడానికి ఇది సరైన మార్గం అని వారు భావించరు మీరు పొడవైన మెయిల్స్ పంపినప్పుడు వారు దానిని తొలగించరు మరియు మీరు అక్కడ వ్రాసిన పది మెయిల్ పేజీలు ఉన్నప్పటికీ ఎందుకు అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి దానిని క్లుప్తంగా ఉంచండి మరియు మీరు ఒక వ్యాసం వ్రాస్తారని అనుకోకండి మీరు రిసీవర్ను ఆకట్టుకోవడానికి చాలా పేజీలు వ్రాస్తారని అనుకోండి తంబ్ రూల్ ఏమిటంటే మీరు ఒక చిన్న పేరాలో ఒక ఆలోచనను సమర్థవంతంగా తెలియజేయలేకపోతే మీరు సుదీర్ఘ వ్యాసంలో సుదీర్ఘ వ్యాసంలో ఎప్పటికీ అలా చేయలేరు మీరు మెలికలు తిరిగిన వాక్యాలను వ్రాస్తూనే ఉంటారు ఆపై మీరు ఒక సాధారణ ఆలోచనను తెలియజేయాలనుకుంటున్నారు మరియు మీరు దానిని చాలా పేరాల్లో తెలియజేయలేరు కానీ మీరు ఒక పేరాలో తెలియజేసే ఒక ఆలోచన ఆ పేరాలో ఆ ఆలోచనకు కట్టుబడి ఉండాలనే మరొక నియమాన్ని మీకు మీరే చెబితే మీరు దాదాపు పది పేజీలలో తెలియజేయాలనుకున్న ప్రతిదాన్ని మీరు తెలియజేసేవారు కాబట్టి మీరు నాలుగింట ఒక వంతు పేజీలో ఒకే పేరాలో అదే విషయం చెప్పగలిగినప్పుడు పది పేజీలు వ్రాయడంలో అర్హత లేదు వాస్తవానికి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీరు మూడు నాలుగు సాధారణ వాక్యాలలో విషయాన్ని తెలియజేయగలిగితే ప్రజలు మీకు చాలా కృతజ్ఞతతో ఉంటారు మూడు నాలుగు పేజీలు వ్రాయడం కంటే మీ ఇమెయిల్లు ఎల్లప్పుడూ చదవబడతాయి వెంటనే చెత్త డబ్బాకు పంపడం లేదా వడపోత పెట్టడం కంటే మీ మెయిల్ స్వయంచాలకంగా చెత్త డబ్బాకు వెళ్లేలా చేస్తుంది ఒకవేళ విషయం యొక్క స్వభావం కారణంగా ఒక ఇమెయిల్ గణనీయంగా అన్యాయంగా పొడవుగా ఉండాల్సి వస్తే కొన్నిసార్లు మీరు ఒక నివేదికను ఇస్తారు కొన్నిసార్లు మీరు చాలా సుదీర్ఘమైన వాదనను ప్రదర్శిస్తారు ఇప్పుడు ఆ సందర్భంలో కూడా మీరు వ్రాస్తున్న ఒక పొడవైన ఇమెయిల్ అని భావించవద్దు ఇది సుదీర్ఘ వ్యాసం ఉపయోగించే ఉప శీర్షికలు వాటిని పేరాలుగా విభజించి ప్రతి పేరాలో ఉప శీర్షిక ఉండనివ్వండి ఇమెయిల్లోని పేరాగ్రాఫ్ల మధ్య తగినంత ఖాళీలు ఉండనివ్వండి ఎటువంటి పేరా స్పేస్ లేకుండా వ్రాయగల ధోరణి ఉంది ప్రజలు ఒక పేరా మరియు వారు మరొకటి మధ్య తేడాను గుర్తించలేరు కాబట్టి చదవడం మరియు అర్థం చేసుకోవడాన్ని సులభతరం చేయడానికి తగినంత స్థలాన్ని ఇవ్వండి తద్వారా కళ్ళు సంతోషంగా ఉంటాయి పేరాగ్రాఫ్ల మధ్య ఖాళీ ఖాళీలు ఉన్న ఆ ఇమెయిల్లను చూడటానికి వారు చాలా సంతోషిస్తారు తద్వారా కళ్ళు ప్రధాన కంటెంట్ను చూడటానికి మరియు గుర్తించడానికి ఒత్తిడి చెందవు తదుపరి ముఖ్యమైన ప్రమాణం ఏమిటంటే సబ్జెక్ట్ లైన్లపై శ్రద్ధ వహించండి మీరు టైప్ చేసే పైభాగంలో సబ్జెక్ట్ లైన్ ఏమిటంటే సబ్జెక్ట్ ఏమిటి ప్రధాన ఆలోచన ఇప్పుడు చాలా మంది సబ్జెక్ట్ లైన్లపై శ్రద్ధ చూపరు మరియు నేను ఇష్టపడతాను మీరు పంపుతున్న సబ్జెక్ట్ లైన్లు నాకు చెబితే లేదా నాకు 50 ఇస్తుంటే ఇది మీకు చెప్పండి మీరు పంపిన ఇమెయిల్లు మరియు నేను విషయ పంక్తులను విశ్లేషించగలిగితే మీరు ఎవరో నేను మీకు చెప్పగలను ఎందుకంటే విషయ పంక్తులు మీరు ఏ రకమైన వ్యక్తి అనే దాని గురించి నాకు చాలా చెబుతాయి అంతర్గత విషయాలను వివరించడంతో పాటు మీకు సబ్జెక్ట్ లైన్లు ఉన్న వ్యక్తిత్వం ఈ విషయం ఒక వ్యక్తిగా మీ గురించి చెప్పడానికి చాలా ఉంది మీరు నేను చేయగలిగినంత అలసత్వంగా ఉన్నారా సబ్జెక్ట్ లైన్ నుండి చూడండి సాధారణ ఫ్లిప్పంట్ అనాగరికమైన లేదా కేవలం సోమరితనం పట్టించుకోనిది నిర్లక్ష్యంగా ఉన్నారా లేదా మీరు నిజాయితీగా ఉన్నారా అనేది సబ్జెక్ట్ లైన్ నుండి కూడా చూడవచ్చు అంకితం చేయబడిన సబ్జెక్ట్ లైన్ నుండి కూడా గమనించగల వివరాలపై దృష్టి పెట్టడం మీరు వృత్తిపరమైన అధునాతనమైన వాటిని కమ్యూనికేట్ చేస్తున్న ఏ మెయిల్కు అయినా ఉద్యోగానికి మరియు స్టైలిష్ కూడా మీరు ఇమెయిల్స్ వ్రాసే శైలిని కలిగి ఉండే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండవచ్చు మరియు అది కూడా మీ వైపు ప్రజలను ఆకర్షిస్తుంది మీ నుండి చూడగలిగేది మీకు ఉందా మీకు ఆ శైలి ఉందా లేదా అనేది సబ్జెక్ట్ లైన్ ఇప్పుడు సబ్జెక్ట్ లైన్లలో ఒక ఇమెయిల్ కలిగి ఉండగల చెత్త సబ్జెక్ట్ లైన్ తరచుగా మీకు వచ్చే ఇమెయిల్ను మీరు చూస్తారు మరియు పైన ఎటువంటి సబ్జెక్ట్ వ్రాయబడదు ఎందుకంటే ఇమెయిల్ సబ్జెక్ట్ లైన్ లేకుండా హడావిడిగా పంపబడుతుంది కాబట్టి ఆ వ్యక్తి తొందరలో ఉన్నాడు కాబట్టి అతను ఏదో వ్రాసి ఆపై పంపాడు లేదా విషయం ఏదో వ్రాయబడిందని అనుకోలేదు కానీ దానిని పంపిన వ్యక్తికి విషయం ఏమిటో ఆలోచించడానికి సమయం లేదు ఇప్పుడు ఇది పంపినవారు రిసీవర్ ప్రారంభ పఠనం మరియు అంశాన్ని అర్థం చేసుకోవడంలో గడపవలసిన విలువైన సమయాన్ని పట్టించుకోరని మరియు ఇది అసంబద్ధమైన సందేశం అని తొలగించాల్సిన అవసరం ఉందని చాలా తరచుగా గ్రహిస్తారని సూచిస్తుంది కాబట్టి రిసీవర్ దానిని తెరవడానికి మరియు అది సరైనదేనా అని తనిఖీ చేయడానికి చాలా సమయాన్ని వెచ్చిస్తాడు ఆ తరువాత ఆ వ్యక్తి దానిని తొలగించాలని గ్రహిస్తాడు తద్వారా అది మళ్లీ అవసరం లేదు విషయ పంక్తులు స్పష్టంగా కంటెంట్ను వ్యక్తీకరించాలి లోపల ఉన్నదాన్ని విషయ పంక్తిలో బయట వ్యక్తీకరించాలి మెయిల్ను తెరవడానికి లేదా తొలగించే ఎంపికను ఉపయోగించడానికి రిసీవర్కు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా మీరు రిసీవర్ను గౌరవించే మరొక సూత్రం కూడా ఉంది సబ్జెక్ట్ లైన్లోనే అది స్పష్టంగా వ్రాయబడిందని అనుకుందాం అది తనకు లేదా ఆమెకు సంబంధించినదా అని వ్యక్తికి తెలుసు ఆపై ఆ వ్యక్తి దానిని వెంటనే తొలగించవచ్చు కానీ మీరు గోవాకు ఉచిత హాలిడే ట్రిప్ వంటి ఆకర్షణీయమైన సబ్జెక్ట్ లైన్లను ఉపయోగించకూడదు కాబట్టి ఆ వ్యక్తి తెరిచి ఆపై మీరు మీ గురించి ఏదైనా చెబుతారని ప్రచారం చేస్తారు కానీ దాని లోపల ఏమీ అర్థం కాదు లేదా మీరు బహిరంగంగా వ్రాసి బిల్ గేట్స్ అవుతారు మరియు మీరు కష్టపడి పనిచేయడం గురించి ఏదో చెబుతారు మరియు ఇవన్నీ మరియు త్వరగా ధనవంతుడిగా మారడంతో సంబంధం లేదుఎప్పటికీ యవ్వనంగా ఉండండి ఇవి ప్రలోభపెట్టే విషయ పంక్తులు కానీ కొంతకాలం తర్వాత ప్రజలు మీ నుండి ఈ రకమైన విషయాలను పొందడం ప్రారంభిస్తే వారు మళ్ళీ మెయిల్ కూడా తెరవరు మరియు అదే సమయంలో మీరు వాటిని క్యాపిటలైజ్ చేయడం ద్వారా లేదా తప్పుడు అత్యవసర భావాన్ని సృష్టించడం ద్వారా అంశాన్ని ఎక్కువగా నొక్కి చెప్పకూడదనే భావనను వారు ఏర్పరుస్తారు కాబట్టి తక్షణ శ్రద్ధ అనే పదాన్ని ఉపయోగించడంఆపై పెద్ద అక్షరాలను ఉపయోగించడం కూడా మీరు నిజంగా అవసరం లేని అత్యవసరతను సృష్టిస్తున్నారని అవతలి వ్యక్తికి ఒక అభిప్రాయాన్ని ఇస్తుంది తాను ఎల్లప్పుడూ తన ఉద్యోగుల దృష్టిని ఆకర్షించాలని భావించిన మేనేజర్ కథ గురించి నేను విన్నాను కాబట్టి అతను ఒక ప్రామాణిక విషయ పంక్తిని కలిగి ఉన్నాడు మరియు అన్ని సమయాలలో అది టోపీలలో కూడా వ్రాయబడుతుంది మరియు అతను అత్యవసర విషయాలను వ్రాసాడు కాబట్టి అతని నుండి వచ్చే ఏ మెయిల్ అయినా ఈ అత్యవసర విషయాన్ని కలిగి ఉంటుంది మరియు తదుపరి రెండు పదాలు వెంటనే స్పందిస్తాయి ఇప్పుడు కాలక్రమేణా ఉద్యోగులు మొదట్లో ఇది తీవ్రమైనదని భావించారు వారు ఒక నెల తర్వాత ప్రతిస్పందించినప్పటికీ ఏమీ జరగదని మరియు వారు ప్రతిస్పందించకపోయినా ఏమీ జరగదని వారు గ్రహించారు కాబట్టి నిర్ణీత సమయంలో ఏమి జరిగిందో ఉద్యోగులు ఎప్పుడూ స్పందించలేదు వారు ఇమెయిల్కు ప్రతిస్పందించడం మానేశారు ఇప్పుడు మీరు అదే అంశాన్ని పునరావృతం చేసినప్పుడు అది దాని ఆవశ్యకత మరియు ప్రాధాన్యతను కోల్పోతుందని మీరు అర్థం చేసుకోవచ్చు పునరావృతం చేయబడిన అదే విషయం కూడా దాని ప్రాముఖ్యతను కోల్పోతుంది ఆపై అత్యవసర విషయం యొక్క తప్పుడు భావాన్ని కోల్పోయి ఆపై అధిక ప్రాధాన్యత కోసం పెద్ద అక్షరాలను ఉపయోగిస్తుంది కాబట్టి అది అంతులేని మనస్సుతో పునరావృతం చేయబడి అది మొత్తం ప్రాముఖ్యతను సృష్టిస్తుందని మరియు అది జరగడం లేదని ఆలోచిస్తే ప్రతిదీ పూర్తిగా ఉద్దేశ్యాన్ని కోల్పోతుంది సబ్జెక్ట్ లైన్లలో మీరు ఏమి చేయగలరు ఇమెయిల్ యొక్క ప్రధాన ఆలోచనను సూచించే చిన్న వివరణాత్మక పదబంధాన్ని ఉపయోగించండి మీ ఇమెయిల్ దేని గురించి అని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఒక వాక్యంలో నాకు చెప్పగలరా మీరు అవును అని చెప్పే రెండు మూడు ముఖ్యమైన పదాలను గుర్తించగలరా మరియు ఇవి మూడు ముఖ్యమైన పదాలు మరియు ఆ పదాలు సబ్జెక్ట్ లైన్లో ఉండాలి మీరు మీరే దీనిని అడగవచ్చు నా సబ్జెక్ట్ లైన్ ఏమిటో నేను తెలియజేయాలనుకుంటున్నాను మరియు సబ్జెక్ట్ లైన్ అనేది మీ ఇమెయిల్ గురించి మీరు కేవలం రెండు నుండి మూడు పదాలలో ఎవరికైనా చెప్పగలిగే విషయం కొన్నిసార్లు ఒకే పదం నాలుగు లేదా ఐదు పదాలకు మించకూడదు మీరు వివరాలను జోడించబోతున్నట్లయితే అది అంతకు మించి వెళ్ళవచ్చు కానీ నేను మీకు చూపించబోయే కొన్ని ఉదాహరణలు నాలుగు ఐదు పదాలకు మించి ఉంటాయి కానీ అవి స్పష్టత కోసం ఉద్దేశ్యంతో కూడా చేయబడ్డాయి ఉదాహరణకు ఇది సమావేశం అయితే సమావేశం లేదా డైరెక్టర్ల సమావేశం అని చెప్పడానికి సరిపోదు మీరు సబ్జెక్ట్ లైన్లోనే తేదీ మరియు వేదికను పేర్కొనగలిగితే అది రిసీవర్లకు సహాయపడుతుంది నేను డైరెక్టర్ల సమావేశానికి ఇచ్చిన ఉదాహరణను చూడండి కాబట్టి ఇది మొత్తం ఇమెయిల్ కానీ సబ్జెక్ట్ లైన్ లోనే మీరు అది ఇరవై ఒకటవ జూన్ 2016 తేదీ అని చెప్పగలిగితే ఆపై సమయం ఉదయం పది గంటలకు వేదిక సమావేశ గది అని చెప్పవచ్చు కాబట్టి ఐదు సమావేశ గదులు ఉన్నాయని భావించి మీరు చెప్పేది సిఆర్ మూడు సమావేశ గది సంఖ్య మూడు ఇప్పుడు ప్రజలు వెంటనే పరిశీలించి కొంత సమయం దొరికినప్పుడల్లా ఒక సమావేశం ఉందని అర్థం చేసుకోవచ్చు వారు విషయాలను చదివి సమావేశాన్ని ఎందుకు నిర్వహించాలో తెలుసుకోవచ్చు అదేవిధంగామీరు ఒక ఉపన్యాసం కోసం ప్రసంగానికి ప్రజలను ఆహ్వానిస్తున్నట్లయితే ప్రజలను ఆకర్షించడానికి మరియు ప్రజలను అప్రమత్తం చేయడానికి మరియు అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని అందించడానికి మీరు సబ్జెక్ట్ లైన్లో స్పీకర్ పేరు మరియు అంశాన్ని ఉదాహరణలో నేను సైబర్నెటిక్స్పై ప్రసంగం ఇచ్చాను కాబట్టి అది ఒక అంశం ఈ అంశం కూడా అంతే హెచ్ 16 చేత సైబర్నెటిక్స్పై చర్చించే అంశం ఇప్పుడు ముఖ్యంగా ఐఐటి కాన్పూర్ ఎల్ హెచ్ వంటి సంస్థలలో దాని లెక్చర్ హాల్ పదహారు అందరికీ తెలుసు కానీ ఈ సంక్షిప్తీకరణ ఐఐటి కాన్పూర్ వెలుపల పంపబడిందో లేదో తెలియదు కాబట్టి అప్పుడు మీరు పూర్తి రూపంలో వ్రాయాలి మీరు లెక్చర్ హాల్ వ్రాయాలి ఆపై తేదీ మరియు సమయాన్ని వ్రాయాలి కాబట్టి ఇది చాలా స్పష్టం చేస్తుంది మరియు మీరు ఉపన్యాసానికి హాజరు కావాలా వద్దా అని ఇమెయిల్ తెరవాలా వద్దా అనే ఎంపిక స్వేచ్ఛను రిసీవర్కు ఇస్తున్నారు సాహిత్యం లేదా ఆర్థిక శాస్త్రం లేదా ఆర్థిక శాస్త్రంలో ఎవరైనా ఇది పూర్తిగా కంప్యూటర్ సైన్స్ పై ఉపన్యాసం అని నిర్ణయిస్తారు లేదా అనుకుంటారు అప్పుడు నాకు ఇందులో ఆసక్తి లేదు ఆ వ్యక్తి మెయిల్ తెరిచి చదవాల్సిన అవసరం కూడా లేదు ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది కాబట్టిమొత్తంగా ఇది మెయిల్ను తెరవకుండానే దాని గురించి త్వరగా తెలుసుకోవడానికి రిసీవర్కు సహాయపడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు సబ్జెక్ట్ లైన్లో చాలా స్పష్టంగా ఉంటే మీ ఇమెయిల్లను స్వీకరించడానికి ప్రజలు మీకు చాలా కృతజ్ఞతతో ఉంటారు మీరు గుర్తుంచుకోవలసిన తదుపరి విషయం ఏమిటంటే మీరు జవాబును గౌరవించాలి మీరు జవాబును గౌరవించాలి అంటే మీరు అదే మెయిల్ను మళ్లీ మళ్లీ సబ్జెక్ట్ లైన్తో మళ్లీ మళ్లీ ఉపయోగించకూడదు కాబట్టి అంతులేని సమాధానం కోసం సమాధానం కోసం సమాధానం కోసం ఇది సమాధానం అని సూచించే ఈ పునరావృతాన్ని నివారించండి ఇది మళ్ళీ పూర్తిగా సబ్జెక్ట్ లైన్ను ఆక్రమిస్తుంది మరియు పునరావృతం కావడం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు మీరు గొలుసులో ఉంటే రీ మోనోటోనస్ లూప్ను విచ్ఛిన్నం చేయాలని నిర్ణయించుకోండి ఆపై మీరు ఒక రీని ఉంచి ఆపై విషయం ఏమిటో చెప్పండి లేదా మీరు ఆ రీని తీసివేసి ఆపై దానిని కొత్త సబ్జెక్ట్గా మార్చండి మీరు ఈ కార్యాచరణ కొనసాగింపు అని కూడా చెప్పవచ్చు మెయిల్కు సమాధానం ఇచ్చేటప్పుడు ఆటోమేటెడ్ రీని ప్రత్యుత్తరం కోసం వదిలివేసే బదులు సబ్జెక్ట్ లైన్ను ఉపయోగించండి ఇప్పుడు మీరు అన్ని అదనపు రెస్లను తీసివేసి ఆపై మీ ఇమెయిల్ యొక్క అతి ముఖ్యమైన కంటెంట్ను జోడించినప్పుడుఅది చదివే వ్యక్తికి మళ్లీ చాలా ఉపశమనం కలిగిస్తుంది రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ఒక ఉద్యోగికి నేను ఇచ్చిన ఉదాహరణను చూడండి అది అత్యవసర రుణం అతనికి కొంత మొత్తం అవసరం మరియు అతను ఆసుపత్రిలో ఉన్న తన కుమారుడి చికిత్స కోసం అవసరమైన వైద్య అత్యవసర పరిస్థితి ఆపై అతను యజమాని నుండి డబ్బు కోరుకున్నాడు ఇప్పుడు ఉన్నత అధికారులు మంజూరు చేస్తారా లేదా అని తనకు మొత్తం లభిస్తుందా లేదా అని అతను చాలా ఆందోళన చెందాడు యజమానులు సబ్జెక్ట్ లైన్తో సమాధానం ఇస్తారు అంటే మెయిల్ తెరవడానికి ముందే మంజూరు చేసిన జవాబు మొత్తం ఉద్యోగికి గొప్ప ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి మంజూరు చేసిన మొత్తాన్ని చూడటం ద్వారా కూడా అతను చాలా ఉపశమనం పొందాడని భావిస్తాడు అప్పుడు అతను తెరిచి ఎంత మొత్తం మంజూరు చేయబడిందో చదువుతుంది కాబట్టి అది ఎలా చేయబడుతోంది అతను ఎలా తిరిగి చెల్లించాలి మరియు అన్నీ అదేవిధంగా విషయం మార్చకుండా చిరునామా కోసం పాత మెయిల్ను ఉపయోగించవద్దు ఇది సోమరితనాన్ని సూచిస్తుంది ఇది ఏ విషయం లేకుండా మెయిల్ పంపడం కంటే ఘోరంగా ఉంటుంది డిపార్ట్మెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కమిటీ కన్వీనర్గా మరొక ఉదాహరణను చూడండి విషయం రీవెండింగ్ మెషీన్తో నా సహోద్యోగి నుండి నాకు మెయిల్ వచ్చింది కాబట్టి పంపినవారు అభివృద్ధి చేసిన కొత్త పిజి కోర్సును ఫార్వార్డ్ చేయమని అభ్యర్థనతో మెయిల్ పంపబడుతుంది కానీ సబ్జెక్ట్ లైన్ వెండింగ్ మెషీన్ కాబట్టి అనధికారికంగా నేను విభాగం కోసం ఒక విక్రయ యంత్రాన్ని సేకరించడంలో కూడా పాల్గొన్నాను మరియు నేను దీనికి సంబంధించిన కమిటీలో కూడా ఉన్నాను కానీ నా చిరునామాను తీసుకోవలసిన వ్యక్తి దీనిని దానికి రీగా ఉపయోగించారుకానీ మీరు ఈ కోర్సును ముందుకు తీసుకెళ్లగలరా అని చెప్పారు కాబట్టి స్పష్టంగా ఏమి జరిగిందో నా సహోద్యోగి మునుపటి మెయిల్ను ఉపయోగించారు దీనిలో మేము వెండింగ్ మెషీన్పై కొన్ని సూచనలను పంచుకున్నాముకానీ దానిని కోర్సు ఫార్వార్డింగ్ అభ్యర్థనకు సబ్జెక్ట్ లైన్గా కలిగి ఉండటానికి కాబట్టిఇది చాలా సరికాదని మీకు తెలుసు కాబట్టిసబ్జెక్ట్ లైన్ ఏమిటో తెలుసుకోవడం ఆపై తగని వాటిని తొలగించడం మరియు రిసీవర్ యొక్క సమయాన్ని మోయడం మీరు నిజంగా జవాబును గౌరవించేలా చేస్తుంది మీరు గుర్తుంచుకోవలసిన తదుపరి ఇమెయిల్ మర్యాద ఏమిటంటే యజమాని పూర్తి పరిమితులను ఉపయోగించిన చోట ఎవరూ దానిని తీవ్రమైనదిగా పరిగణించలేదని నేను ఇంతకు ముందు ఉదాహరణ ఇచ్చినట్లుగా మీరు పూర్తి పెద్ద అక్షరాలలో టైప్ చేయడాన్ని నివారించాలి ఇప్పుడు ప్రజలు మెయిల్ యొక్క ప్రధాన భాగంలో కూడా పూర్తి పెద్ద అక్షరాలను ఉపయోగించే ధోరణి కలిగి ఉంటారు అది చాలా ముఖ్యమైనది కాకపోతే మీరు నివారించాలి మరియు ఆ సందర్భంలో కూడా అది ఒక పదం లేదా ఫ్రేజ్ లేదా వాక్యం కావచ్చు పెద్ద అక్షరాలు యొక్క ఈ అనవసరమైన వినియోగాన్ని మీరు ఎందుకు నివారించాలి అనేది అరుపులుగా పరిగణించబడుతుంది కాబట్టి పెద్ద అక్షరాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి మరియు మీరు అరుస్తున్నారా లేదా అరుస్తున్నారా అనే భావనను ఇస్తుంది అంతేకాకుండా పూర్తి పెద్ద అక్షరాలతో కూడిన పొడవైన వాక్యాలను అర్థం చేసుకోవడం కష్టం మరియు సందేశాన్ని సంగ్రహించడానికి కళ్ళు ఎక్కువ సమయం తీసుకుంటాయి ఇప్పుడునేను చదవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడా మునుపటి వాక్యాన్ని చదవడం ద్వారా మీరు వ్యత్యాసాన్ని చూడవచ్చుఒకేసారి పెద్ద అక్షరాలను చదవడం నాకు చాలా కష్టం కానీ అవి చిన్న అక్షరాలతో కలిపినట్లయితే మరియు పెద్ద అక్షరాలు ఒక వాక్యం ప్రారంభంలో లేదా సరైన నామవాచకాల కోసం లేదా పేర్ల కోసం లేదా పెద్ద అక్షరాలతో ప్రారంభమయ్యే కొన్ని పదాలకు లేదా కొన్ని పదాలను కలపడానికి మరియు దానిని సంక్షిప్త రూపంగా మార్చడానికి ఉపయోగించే కొన్ని సంక్షిప్త పదాలకు మాత్రమే ఉపయోగించబడతాయి లేకపోతే మీరు మీ మెయిల్కు ఒక రకమైన ప్రాధాన్యత మరియు ప్రాముఖ్యతను ఇస్తుందని భావించి పూర్తి మూలధనాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు మీరు గుర్తుంచుకోవలసిన తదుపరి ఇమెయిల్ మర్యాద యాదృచ్ఛికం కాదు ఈ సిసి అంటే వాస్తవానికి ఆ రోజుల్లో టైప్రైటర్లో కార్బన్ కాపీ అని అర్థం వారు కార్బన్ కాపీని ఉంచి ఆ అసలు కాపీని వ్యక్తికి పంపించేవారు ఈ రోజుల్లో సిసి వాస్తవానికి మీకు అసలు మెయిల్ను పంపుతోంది కానీ సిసి కాలమ్లో మీరు ప్రధాన వ్యక్తి కాదని సూచిస్తున్నారు కానీ యాదృచ్ఛిక సిసి చేయవద్దు ఎవరైనా మీకు ఇతరులకు కాపీతో సమాధానం ఇచ్చారు కానీ మీరు కూడా నేరుగా వ్యక్తికి సమాధానం ఇవ్వాలా లేదా మీరు అందరికీ సమాధానం ఇవ్వాలా అని మీరు నిర్ణయించుకోవాలి మరియు మీరు అందరికీ కాపీలు పంపాలి ఇది మీరు తీసుకోవలసిన చాలా కీలకమైన నిర్ణయం సందేశం ఒకే గ్రహీత దృష్టిని కోరినప్పుడు చాలా మందికి కాపీ చేయవద్దు లేదా అన్నింటికీ సమాధానం ఇవ్వవద్దు నేను మీకు ఒక ఇమెయిల్ చూపించాను అక్కడ ఆ వ్యక్తి ఇంటర్న్షిప్ కోరుకున్నారు కానీ ఐఐటి కాన్పూర్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని ఇమెయిల్ ఐడిలకు సిసిడి చేసారు కాబట్టి సందేశం ఒకే గ్రహీత దృష్టిని కోరినప్పుడు చాలా మందికి కాపీ చేయవద్దు లేదా అన్నింటికీ సమాధానం ఇవ్వవద్దు మీరు అలా చేస్తే ఆ ఒక్క గ్రహీత దానిని గమనించడంలో విఫలమవుతారు మరియు మీకు సమాధానం రాదు పంపినవారు అయాచిత రిసీవర్ల సమయాన్ని తేలికగా తీసుకుంటున్నందున దీనిని మొరటుగా చెడుగా అసభ్యంగా అసభ్యంగా మరియు అసభ్యంగా కూడా పరిగణిస్తారు ప్రతి ఒక్కరూ దానిని చూసి ఆపై తొలగిస్తారు మరియు మెయిల్ అనవసరమైనదని గుర్తించడానికి పట్టే సమయం కూడా ఇది స్పామ్ ఆపై దానిని తొలగించడం ఇది అనర్హమైనది ఇది కేవలం వృధా అందువల్ల అలవాటు ఏమిటంటే ప్రజలు అన్నింటికీ సమాధానం ఇస్తారు ఆపై వారు గ్రహిస్తారు ఓహ్ నేను మర్చిపోయాను నేను కేవలం సమాధానం ఇవ్వడానికి బదులుగా అన్ని బటన్లను బదులిచ్చాను కాబట్టి మీరు అనుకోకుండా చాలా మందికి అనుకోకుండా కాపీ చేస్తున్న పొరపాటు చేస్తున్నారని కూడా తెలియకుండానే అనుకోకుండా కాపీ చేయడం అలవాటు కాబట్టి అక్కడ మీరు ఒక చెక్కును ఉంచుతారు అది ఈ వ్యక్తులందరికీ వెళ్లాలా లేదా అది ఒక వ్యక్తికి మాత్రమే వెళ్లాలా అని మీరు అడుగుతారు ఈ సిసింగ్ను నివారించండి మరియు అవసరం లేనప్పుడు అన్నింటికీ సమాధానం ఇవ్వండి కాబట్టి ఇది నెట్లో ఇమెయిల్ మర్యాదను ఉపయోగిస్తున్న వ్యక్తిగా మీ గురించి చాలా మంచి ప్రొఫైల్ను ఇస్తుంది సంక్షిప్త పదాల వాడకానికి సంబంధించి ఇమెయిల్లో మరొక ధోరణి ఏమిటంటే అవి అన్ని రకాల సంక్షిప్త పదాలను ఉపయోగిస్తాయి ముఖ్యంగా చాట్ లాంగ్వేజ్ మరియు సోషల్ నెట్వర్క్లో చాట్లో ఉపయోగించే సంక్షిప్త పదాలు వారు ఇమెయిల్లో కూడా ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు సంక్షిప్త పదాలను తెలివిగా ఉపయోగించాలి అంటే మీరు దానిని న్యాయంగా ఉపయోగించాలి మీకు ఏది సరైనదో మరియు అందరికీ తెలిసినదో తెలుసుకోవాలి మరియు చాలా మందికి తెలియని వాటిని నివారించాలి కాబట్టి సాధారణంగా తెలిసిన మరియు విశ్వవ్యాప్తంగా గుర్తించదగిన సంక్షిప్తాలు లేదా ఎక్రోనింస్ ఉపయోగించండి కొన్ని ఉదాహరణలు మీరు వీలైనంత త్వరగా ASAP అని కూడా పిలవబడే దానిని చూస్తే BTW మార్గం ద్వారా మరియు CU కోసం కూడా తరువాత ప్రజలు మీ సమాచారం కోసం CUL8R తరువాత FYI అని వ్రాస్తారు KIT టచ్లో ఉండండి LOL బిగ్గరగా నవ్వుతూ SYS CU మళ్ళీ TYVM దీనికి సంబంధించి డబ్ల్యుఆర్టీకి చాలా ధన్యవాదాలు ఇప్పుడు కొంతమందికి ఇది కూడా తెలియదు కానీ నేను మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే కనీసం ఇవి సాధారణంగా తెలిసినవి మరియు విశ్వవ్యాప్తంగా గుర్తించదగినవి ప్రజలు కనీసం దీన్ని సులభంగా గుర్తించగలరు కానీ ఒకరి కోరికలు మరియు ఫాన్సీ ప్రకారం సంక్షిప్త పదాలను ఉపయోగించి ఆ వ్యక్తి నేను ఈ పదాలను సంక్షిప్తీకరించి నాకు నచ్చిన పద్ధతిలో ఉపయోగిస్తానని నిర్ణయించుకుంటాడుఅది కూడా అస్థిరమైన అక్షరక్రమాలతో ఇప్పటికే మీరు సంక్షిప్తంగా మరియు స్పెల్లింగ్లను ఎక్కడో ఒక చోట కలిగి ఉన్నారు మధ్యలో మీరు BETN అని వ్రాసే మరొక చోట మీరు BN అని వ్రాస్తారు కాబట్టి సంక్షిప్తీకరణ కోసం కూడా మీరు ఉపయోగించే స్పెల్లింగ్లో ఆ అస్థిరత రిసీవర్కు భారీ గందరగోళాన్ని కలిగిస్తుంది కాబట్టి సందేశాన్ని వక్రీకరించవచ్చు లేదా తప్పుగా సూచించవచ్చు మరియు ఒక రకమైన ప్రతికూల ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు మీరు మీరు సంక్షిప్త పదాల వాడకంపై శ్రద్ధ వహిస్తే వాటిని సులభంగా నివారించవచ్చుమీరు వాటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడుఆంగ్లం మరియు భాష మరియు సాహిత్యం యొక్క ఉపాధ్యాయుడిగా నేను చెప్పే ఇతర ఇమెయిల్ మర్యాద ఇది చాలా ముఖ్యమైన ఇమెయిల్ మర్యాద అని మరియు మీ సాఫ్ట్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మీరు తగినంత శ్రద్ధ వహించాలని నేను చెబుతాను మీరు స్పెల్లింగ్ వ్యాకరణ తప్పులు మరియు టైపోగ్రాఫికల్ లోపాలను నివారించాలని ఇది మీకు చెబుతుంది టైపోగ్రాఫికల్ లోపాలు అంటే మీరు టైప్ చేస్తున్నప్పుడు వచ్చే లోపాలు కాబట్టి ఒక కీకి బదులుగా మీరు మరొకదాన్ని నొక్కండి కానీ మీ ఆతురుతలో వాటిని తనిఖీ చేయడానికి మీకు సమయం ఉండదు కాబట్టి మీరు దానిని ఉన్నట్లుగా పంపండి మరియు ప్రజలు అర్థం చేసుకుంటారని అనుకోండి కాబట్టి మీరు చివరకు ఇమెయిల్ పంపినప్పుడు స్పెల్లింగ్ వ్యాకరణ తప్పులు మరియు టైపోగ్రాఫికల్ లోపాల కోసం మీ ఇమెయిల్ను తనిఖీ చేయండి ఇప్పుడు ఈ రోజు అన్ని ఇమెయిల్లు స్పెల్ చెకర్లు గ్రామర్ చెకర్లు మరియు మీరు టైప్ చేస్తున్నప్పుడు కూడా నిర్మించబడ్డాయి కాబట్టి వారు దానిని చేయకపోతే మీరు దానిని పదం లేదా ఇతర పత్రానికి తీసుకెళ్లవచ్చు మరియు మీరు దానిని ఉంచవచ్చు మరియు చూడవచ్చు కాబట్టి స్పెల్లింగ్ పొరపాటు సాధారణంగా ఎరుపు రంగు ద్వారా అండర్లైన్ చేయబడుతుంది మరియు వ్యాకరణ తప్పులు ఆకుపచ్చ రంగు ద్వారా అండర్లైన్ చేయబడతాయి లేదా కొన్ని సాఫ్ట్వేర్లలో అది ఏ రంగు అయినా నీలం రంగు కావచ్చు ఇది పొరపాటు అని మీకు చూపిస్తుంది మరియు కుడి క్లిక్ ద్వారా కూడా మీరు సులభంగా తప్పు స్పెల్లింగ్ను సరైనదానికి మార్చవచ్చు అలా ఎందుకు చేయరు మీరు నిఘంటువుకు వెళ్లాల్సిన అవసరం లేని స్పెల్ చెకర్ను ఉపయోగించండి మీరు ఆ ఒక నిమిషం మాత్రమే అదనంగా ఖర్చు చేస్తే మీరు చాలా సమయాన్ని ఆదా చేస్తారుమీరు తప్పుడు సమాచార మార్పిడిని నివారిస్తారు మరియు ఆ అండర్లైన్ చేసిన పదాలపై శ్రద్ధ చూపుతారు కంప్యూటర్ అండర్లైన్ చేస్తున్నప్పుడు మరియు ఏదో తప్పు ఉందని మీకు చెప్తున్నప్పుడు వాటిని విస్మరించవద్దు కాబట్టి మీరు దాని ద్వారా రిసీవర్ల సమయాన్ని పుష్కలంగా ఆదా చేయడమే కాకుండామీ సందేశం సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయబడిందని మరియు రిసీవర్ మీ కమ్యూనికేషన్ యొక్క ఖచ్చితమైన ప్రాముఖ్యతను పొందారని నిర్ధారించుకోండి అంతేకాకుండా చెడు స్పెల్లింగ్ మరియు తరచుగా టైపోగ్రాఫికల్ లోపాలు నిరక్షరాస్యత మరియు వృత్తి నైపుణ్యం లేకపోవడాన్ని ప్రతిబింబిస్తాయి నిరక్షరాస్యత అంటే మీరు నిరక్షరాస్యులు కాదని కాదుకానీ ఈ నెటిక్వేట్ నిబంధనల గురించి మీకు పూర్తిగా తెలియదని చూపిస్తుంది మరియు వాస్తవానికి మీరు ఇమెయిల్ కమ్యూనికేషన్ను ఉపయోగించడంలో నిపుణుడు కాదని కూడా సూచిస్తుంది తదుపరి విషయం సమానంగా ముఖ్యమైనది ఇక్కడ మీరు విరామ చిహ్నాలను గమనించాలని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను ఎందుకంటే ప్రజలు వారు ఇమెయిల్ వ్రాసేటప్పుడు అది తప్పు ఆలోచన అని అనుకుంటారు ఇది ఇమెయిల్స్ పంపేటప్పుడు విరామ చిహ్నాలు అవసరం లేదు అనే అపోహ మీరు చేతితో లేఖ రాసినప్పుడు లేదా టైప్ చేసి పంపించనప్పుడు మాత్రమే కానీ దానిని చేతితో అప్పగించినప్పుడు మాత్రమే ప్రజలు విరామ చిహ్నాలు అవసరమని భావిస్తారు నిజానికిఇమెయిల్ ఎలక్ట్రానిక్ మెయిల్ మీ మాన్యువల్ ప్రయత్నాలకు ప్రత్యామ్నాయంగా ఉంది కాబట్టి మీరు మానవీయంగా ఏమి చేసినా మీరు అనుసరించే ఏ ప్రమాణాల నిర్మాణాన్ని కూడా ఇక్కడ అనుసరించాలి అంతే కాకుండా స్పష్టమైన కమ్యూనికేషన్ విరామ చిహ్నాల కోసం విరామ చిహ్నాల తర్వాత క్యాపిటలైజేషన్ ఖాళీలు చాలా అవసరం ఇప్పుడు విరామ చిహ్నాలు అవసరం లేదని మరియు ఉపాధ్యాయుడు అర్థం చేసుకుంటాడనే ఈ తప్పుడు భావనతో పనిచేస్తున్న ఒక విద్యార్థి నుండి నాకు వచ్చిన ఒక ఉదాహరణను నేను మీకు చూపించబోతున్నాను మెయిల్ యొక్క చదవదగిన మరియు ప్రభావాన్ని బాగా ప్రభావితం చేసే విరామ చిహ్నాలు లేదా పెద్ద అక్షరాలు మరియు తరువాత వ్యక్తిగత సంక్షిప్త పదాల గురించి పంపినవారికి ఎలా గౌరవం లేదని ఇది చూపిస్తుంది ఈ మెయిల్ను పరిశీలించండి మేము విశ్లేషించబోవడం లేదు కానీ అప్పుడు మీరు ఖచ్చితంగా కామా ఏ ఫుల్ స్టాప్ లేదని చూస్తారు ఆపై ఒక వాక్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో మరియు ఎక్కడ ముగుస్తుందో మీకు తెలియదు ఒక వాక్యం ప్రారంభమవుతుందని సూచించడానికి పెద్ద అక్షరం లేదు వాక్యం ముగుస్తుందని సూచించడానికి ఫుల్ స్టాప్ లేదు ఉదాహరణకు బి లేదా అగర్వాల్ వంటి పేర్లను చూడండి కాబట్టి పేర్ల మొదటి అక్షరాలు క్యాపిటలైజ్ చేయాలి లేదా క్యాపిటలైజ్ చేయకూడదు మరియు సరస్వతి దేవి కళాశాల వంటి వాటి పేరును కూడా క్యాపిటలైజ్ చేయాలి మీరు ఉపయోగించిన సంక్షిప్త పదాలను పరిశీలిస్తే B T C O Z అది కానీ లేదా మధ్య లేదా కాదు ఎందుకంటే నేను అర్థం చేసుకున్నాను మరియు D కోసం W T ఉపయోగించబడుతుంది ఎందుకంటే అది బరువు కాదా లేదా ఏదైనా లోపానికి సంబంధించి నాకు తెలియదు a n y కానీ a n an i అనేది వ్రాసిన దోష పదం అక్షర దోషంతో వ్రాయబడుతుంది విరామ చిహ్నాలను పట్టించుకోకుండా ఈ ఇమెయిల్ గురించి అవతలి వ్యక్తికి ఎలాంటి అభిప్రాయం ఉంటుందివాక్యం ఎప్పుడు ప్రారంభమవుతుందో అది ఎక్కడ ముగుస్తుందో చెప్పడానికి మార్గం లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా వ్యక్తికి చికాకు కలిగిస్తుంది మరియు ఆ వ్యక్తి ఏమి తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకోవడంలో ఆ వ్యక్తి శ్రద్ధ వహిస్తున్నప్పటికీ ఈ ఇమెయిల్ నుండి వాస్తవ సందేశాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం కాబట్టి ఇది మీరు పూర్తిగా నివారించాల్సిన విషయం మరియు విరామ చిహ్నాలపై శ్రద్ధ వహించాలి ఇప్పుడు చివరలో నేను మీరు గుర్తుంచుకోవలసిన తుది తగిన ప్రమాణంతో ముగించాలనుకుంటున్నాను ఇది మళ్ళీ చాలా సులభమైనది కానీ మీలో చాలా మంది మీ కంప్యూటర్ గడియారాన్ని తనిఖీ చేయడాన్ని విస్మరిస్తారు కొన్నిసార్లు మీరు మీ కంప్యూటర్ను రీసెట్ చేస్తారు కొన్నిసార్లు మీరు దానిని రీఫార్మాట్ చేస్తారు మరియు కొన్నిసార్లు మీరు కంప్యూటర్లో చూపిన సమయాన్ని విస్మరిస్తారు కొన్నిసార్లు ఇది స్థానిక సమయంతో సమకాలీకరించబడుతుంది కొన్నిసార్లు ఇది మీరు గమనించని ఇతర సమయాలతో సమకాలీకరించబడుతుంది కొన్నిసార్లు ఇది ప్రస్తుత గంటకు బదులుగా గత గంటను సూచించే విధంగా చేయబడుతుంది కాబట్టి మీ సిస్టమ్ గడియారాన్ని సరిగ్గా సెట్ చేసి అది AM లేదా PM కాదా అని నిర్ణయించుకోండి కొన్నిసార్లు అది PM ఎక్కడ ఉండాలో AM చూపిస్తుంది ఇప్పుడు భవిష్యత్తు కోసం అపాయింట్మెంట్ను నిర్ణయించేటప్పుడు లేదా సమావేశానికి కాల్ చేసేటప్పుడు మీరు మీ పాఠకుడిని విపరీతంగా గందరగోళానికి గురిచేస్తారు అయితే మీ మెయిల్ గతంలో గడిచిన సమయాన్ని సూచిస్తుంది రేపు కలుద్దాం అని మీరు ఒక ఇమెయిల్ పంపుతున్నారని అనుకుందాం మరియు ఈ రోజు తొమ్మిదవది అని అనుకుందాం ఆపై మీరు రేపు కలుద్దాం అని చెప్తున్నారు ఇప్పుడు మీ మెయిల్ సమయం అది ఏడవ తేదీన పంపబడిందని మరియు రేపు అంటే ఎనిమిదవ రోజు అని సూచిస్తుంది మరియు వారు పదవ రోజున మిమ్మల్ని కలుస్తారని భావించి మీరు తొమ్మిదవ తేదీన పంపుతున్నారు ఇప్పుడు చాలా మంది ప్రజలు మెయిల్ను చాలా తరువాత చూశారని చూస్తారు అది వారి ఇమెయిల్ కావచ్చు ఇంటర్నెట్ కనెక్టివిటీలో కొంత సమస్య ఉంది కొంత సమస్య ఉంది కాబట్టి వారు మీ మెయిల్ను ఒకటి లేదా రెండు రోజులు ఆలస్యంగా అందుకున్నారు మరియు సమావేశం అప్పటికే ముగిసింది కాబట్టి మీరు వెళ్లి ప్రజలు రావడానికి కూర్చోండి మరియు ప్రజలు మళ్ళీ అసమర్థమైన కమ్యూనికేటర్లు అయితే వారు ఊహించి ఆపై వారు సమావేశానికి హాజరు కాలేరు వారు మంచి కమ్యూనికేటర్లు అయితే వారు వివరణలు కోరతారు వారు మీకు ఇమెయిల్ చేస్తారు వారు మీతో తనిఖీ చేస్తారు వారు మీకు ఫోన్ చేస్తారు వారు మీకు సందేశం పంపుతారు కానీ చాలా సార్లు నేను చెప్పినట్లుగా మంచి కమ్యూనికేషన్కు చాలా సమన్వయం అవసరం వచ్చే వారంలో నేను మీతో మంచి మరియు సమర్థవంతమైన కమ్యూనికేటర్గా మారడం గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తాను కానీ ఈ సమయంలో చాలా మంది ప్రజలు బిజీగా ఉన్నారని అనుకుందాం చాలా మంది ప్రజలు విషయాలను ఊహిస్తారు కాబట్టి మీరు దానిని పంపిన వాస్తవ సమయాన్ని తనిఖీ చేయడానికి కూడా వారు ఇబ్బంది పడరు కాబట్టి దీన్ని నివారించండి మరియు మీరు కంపెనీకి లేదా సంస్థకు లేదా మీరు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులకు కలిగించే భారీ తప్పులను తగ్గించండి ముగింపులో నెట్క్వెట్ నిబంధనలను అనుసరిస్తే అధిక స్థాయి వృత్తి నైపుణ్యం మరియు ఇష్టాన్ని సృష్టించవచ్చని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రజలు మిమ్మల్ని నిబంధనలను అనుసరించడంలో మంచి వ్యక్తిగా చూడటమే కాకుండా వారు మిమ్మల్ని ఇష్టపడతారని వారు మెచ్చుకుంటారు మరియు ఇంటర్నెట్ ఆధారిత సమాచార మార్పిడిలో అనుకూలమైన ప్రతిస్పందనలను పొందుతారు మీరు పంపిన దేనికైనా మీకు అనుకూలమైన ప్రతిస్పందన లభిస్తుంది మరియు ఇది సమర్థవంతమైన సమాచార మార్పిడికి ఒక ముఖ్య లక్షణం నేను మళ్ళీ చెప్పినట్లుగా మేము వచ్చే వారంలో చర్చిస్తాము ఇప్పుడు ఈ ఉపన్యాసాన్ని మరియు మునుపటి ఉపన్యాసాన్ని నెట్క్వెట్ కోసం శీఘ్ర చెక్లిస్ట్గా ఉపయోగించండి మరియు మంచి ఆకర్షణీయమైన ఆలోచనాత్మకమైన సమయాన్ని ఆదా చేసే ఉపయోగకరమైనప్రభావవంతమైన మరియు ఆసక్తికరమైన ఇమెయిల్లను పంపడంలో ఖ్యాతిని పెంచుకోండి మీ మెయిల్స్ చదవాలి మీ మెయిల్స్కు ప్రతిస్పందించాలి మీ మెయిల్స్ నేరుగా చెత్తబుట్టలోకి వెళ్లకూడదు మీ మెయిల్స్ తరువాత చదివినందుకు లేదా అస్సలు చదవనిందుకు ఫిల్టర్ చేయకూడదు కాబట్టి ప్రజలు మీ మెయిల్ను చూసినప్పుడల్లా మీరు ప్రాధాన్యతను ఉపయోగించినా ఉపయోగించకపోయినా ఈ వ్యక్తి ముఖ్యమైన కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే మరియు అవసరమైనప్పుడు మాత్రమే ఇమెయిల్ పంపుతాడనే అభిప్రాయాన్ని వారు పొందాలి కాబట్టి నేను మొదట ఈ మెయిల్ను తనిఖీ చేయాలి ఈ వ్యక్తి ఎప్పుడూ స్పామ్ పంపడు ఇది చాలా తెలివైన వ్యక్తి అన్ని నెట్క్వెట్ నిబంధనలను తెలుసు ఈ ఉపన్యాసం మీకు అలా చేయడానికి మరియు దీనిని ఒక రకమైన చెక్లిస్ట్గా ఉపయోగించడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నాము సాంకేతికత మరియు కమ్యూనికేషన్పై వారం మొత్తం ముగింపు ఆలోచనగా మేము ప్రాథమికంగా కమ్యూనికేషన్ను సులభతరం చేసిన అనేక సాంకేతిక ఆవిష్కరణల గురించి మాట్లాడామని గుర్తుంచుకోండి మరియు ఈ గాడ్జెట్లలో చాలా వరకు మొబైల్ లేదా ఇమెయిల్ అయినా అవన్నీ నెట్ను ఉపయోగించడం కోసం సమయాన్ని ఆదా చేయడానికి కమ్యూనికేషన్ కోసం ఉపయోగించడం కోసం కనుగొనబడ్డాయి కానీ అవి వాస్తవానికి దుర్వినియోగం చేయబడుతున్నాయని లేదా వాటిని సరిగ్గా మరియు సమర్థవంతంగా ఉపయోగించడం లేదని అర్థం చేసుకున్నప్పుడు మనం నేర్చుకునే నైతికత ఏమిటంటే సాంకేతిక పరిజ్ఞానానికి కృతజ్ఞతలు ఇప్పటి వరకు ఊహించలేనంత వరకు సమయాన్ని ఆదా చేయడం పేరిట సమర్థవంతంగా సమయాన్ని వృధా చేయవచ్చు మరోసారి గుర్తుంచుకోండిసాంకేతిక పరిజ్ఞానానికి ధన్యవాదాలు మనం ఇప్పటి వరకు ఊహించలేని సామర్థ్యంతో సమయాన్ని వృధా చేయవచ్చు సమయాన్ని ఆదా చేయడానికి మనం కనిపెట్టిన గాడ్జెట్లను ఉపయోగించవచ్చని ఈ ఆవిష్కరణల గురించి మనం ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించలేదు కానీ సమయాన్ని ఆదా చేయడం పేరిట మనం సమయాన్ని వృధా చేస్తున్నాము కానీ మొత్తం వారం యొక్క కంటెంట్ సమర్థవంతంగా ఉపయోగించమని మరియు మీ సమయాన్ని మాత్రమే కాకుండా మీతో కమ్యూనికేషన్లో పాల్గొన్న ఇతరుల సమయాన్ని ఆదా చేయమని మీకు చెప్పడం ఈ వారం మొత్తం నాతో ఉండి ఆపై సాంకేతికత మరియు కమ్యూనికేషన్పై వీడియోల నుండి ప్రయోజనం పొందినందుకు చాలా ధన్యవాదాలు వచ్చే వారంలో మనం కమ్యూనికేషన్పై దృష్టి పెడతాము ఈ వీడియో చూసినందుకు మరోసారి ధన్యవాదాలు